ఈ లెక్చర్ లో మనం laplace transform ఉపయోగించి వేరే ఇతర రకాల సాధారణ అవకలన సమీకరణాలను ordinary differential equationsను సాధించే పద్ధతులను చూద్దాం అంతేకాక ఈ ప్రక్రియలో మనకు ఎదురయ్యే సవాళ్లను కూడా చర్చిద్దాం మొదటగా ytytt with y11 y10 అనే సమస్యను సాధిద్దాం ఈ సమస్య లో మనకు ఇచ్చిన నియమాలు చూశారా y11 y10 అని ఉన్నాయి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇంతకుముందు సమస్యల్లో మనకు ఎప్పుడూ కూడా t0వద్దే ఈ నియమాలు ఉండేవి మనం yt yt లకు laplace transform వేస్తే అందులో y0 ఇంకా y పదాలు వస్తాయి కానీ ఇక్కడ మనకు y1 y మాత్రమే తెలుసు y0 విలువ గాని yవిలువ గానితెలీదు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం పరామితి 't'లో తగిన మార్పులు చేస్తాం అనగా మనం 't' అనే పరామితి కి బదులు మరొక కొత్త పరామితి ని వాడి t1 వద్ద ఇచ్చిన నియమాలు మనకు కావలసిన విధంగా '0' వద్దకు మారేలా చేస్తాం మనం ఇక్కడ ఈ సమస్యలో tτ1 గా ప్రతిక్షేపిస్తే τt 1 అవుతుంది అందువల్ల t1 అయినప్పుడల్లా 0 అవుతుంది ఒకసారి ఇలా చేసిన తర్వాత సమస్య లో problemలోమనకు ఇచ్చిన నియమాలు కూడా τ0 కు మారతాయి అయితే tτ1 గా తీసుకోవడం వల్ల మనకు కు yt బదులుగా ఒక కొత్త ప్రమేయం వస్తుంది దాన్ని మనం yτ తో సూచిస్తాము అనగా tτ1 గా మారడం వల్ల yt ప్రమేయం y అనే కొత్త ప్రమేయము గా మారింది అన్న మాట t τ ల మధ్య రేఖీయ సంబంధం అనగా tτ1అని ఉంది కాబట్టి yty ytyτఅవుతాయి అందువల్ల మనకు ఇచ్చిన సమస్య yyτ1 with y01 y00గా మారుతుంది మొదట ఈ కొత్త సమస్యను సాధించి yవచ్చిన తర్వాత దానిలో తిరిగిτt 1అని ప్రతిక్షేపిస్తే మనకు y వస్తుంది కాబట్టి మొదట మనం కొత్త సాధారణ అవకలన సమీకరణాన్ని ODE ని సాధిద్దాం ఇరువైపులా Laplace transform తీసుకుంటే మనకు LyLyLL1 s2Ly sy0 y0sLy y01s21sఅని వస్తుంది

y0 ఇంకా y0 విలువలను ప్రతిక్షేపించి ఆపై సూక్ష్మీకరిస్తే Ly1s31s అని వస్తుంది ఇప్పుడు inverse Laplace transform తీసుకుంటే yL 11s3L 11s221 అవుతుంది దీని నుండి τt 1అని ప్రతిక్షేపిస్తే y వస్తుంది yt12t 121t22 t32అవుతుంది ఇప్పుడు ఇలాంటిదే మరో సమస్యను సాధిద్దాం అదేంటంటే yt2ytyt2e1 t with y11 y1 1

ఇక్కడ కూడా మనకు ఇచ్చిన నియమాలు t1 వద్దనే ఉన్నాయి అందువల్ల ఇక్కడ కూడా మనం 't'కు బదులుగా మరొక పరామితి ని తీసుకోవాలి మనం tτ1 గా తీసుకుంటే τt 1అవుతుంది ఇంకా ytyτ అవ్వడం తో బాటు వాటి అవకలనాలు కూడా సమానం అవుతాయి అంటే yty ytyτఅవుతాయి అంతేగాక మనకు ఇచ్చిన నియమాలు y01 y0 1 గా మారుతాయి ఇప్పుడు మనకిచ్చిన అవకలన సమీకరణం y2yy2e τ with y01 y0 1గా మారుతుంది ఇప్పుడు ఇరువైపులా Laplace transform తీసుకుంటే s2Ly sy0 y02sLy y0Ly2s1 అవుతుంది ఇప్పుడు y0 and y0 విలువలు పై సమీకరణం లో పెట్టి దానిని సూక్ష్మీకరించి రాస్తే Ly2s131s1 గా తేలుతుంది ఇప్పుడు inverse Laplace transform తీసుకుంటే yL 12s13L 11s1అవుతుంది దీన్ని ఫస్ట్ షిఫ్టింగ్ థీరం వాడి ye τL 12s3L 11s గా రాస్తే ye τ21 అవుతుంది ఇక్కడ నుండి మనకు τt 1అని తెలుసు కాబట్టి ఈ విలువ ye τ21లో ఉంచితే మనకుy ఈ క్రింది విధంగా yte1 tt 121అని వస్తుంది ఈ విధంగా 't' కి బదులుగా τఅనే మరొక కొత్త పరామితి వాడడం ద్వారా t1 వద్ద ఇచ్చిన నియమాలను y0 ఇంకా y0 గా మార్చి వాటిని ఉపయోగించి మొదట yను దాన్నుండి yను అనగా ఇచ్చిన అసలు సమస్యకు సాధన కనుగొనడం వీలైంది ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాం tyy4ty0 with y03 y00 ఇక్కడ y ఇంకా y ల గుణకాలు స్థిరాంకాలు కాదని వాటికి చరరాశి గుణకాలు ఉన్నాయని గమనించండి ఇప్పుడు మనం ఈ సమస్యను ఏ విధంగా సాధించవచ్చో చూద్దాం

ఇప్పుడు zLy అనుకుంటే ఇంకా మనకున్నy0 y విలువలు పై సమీకరణం లో పెడితే మనకు ddss2z 3ssz 3 4dzds0 అని s24dzds sz0 dzzs dss240అని వస్తుంది కాబట్టి ఈ విధం గా ఎప్పుడైనా ఇచ్చిన సమస్యలో ty కానీ ty లేదా ty వంటి పదాలు ఎదురైనప్పుడు ఇరువైపులా Laplace transform తీసుకోవడం వల్ల మనకు భీజీయ సమీకరణం బదులుగా మరొక సాధారణ అవకలన సమీకరణం వస్తుంది ఈ మార్పును మీరు గమనించండి ఇరువైపులా సమాకలనం చేస్తే log z 12log s24 log c అని వస్తుంది ⇒zLycs24అవుతుంది ఇక్కడ c సమాకలన స్థిరాంకం ఇప్పుడు inverse laplace transform తీసుకుంటే LJ02t1s24కాబట్టి ytc L 11s24c J02tఅని వచ్చింది కానీ y03 అని మనకు తెలుసు కాబట్టి దానిని వాడితే c J003 అని J001 కాబట్టి c3 అవుతుంది దీని నుండి yt3J02t అని మనకు వస్తుంది ఇదే మనకిచ్చిన సమస్యకు సాధన ఇలాంటి సందర్భంలో ఇచ్చిన అవకలన సమీకరణాని కి ODE కి laplace transform తీసుకోవడం ద్వారా మనకు బీజీయ సమీకరణం కాకుండా తిరిగి మరల ఒక సాధారణ అవకలన సమీకరణం వస్తుంది ఈ కొత్త ODEని సాధించడం ద్వారా Ly వస్తే దానికి inverse Laplace transform తీసుకోవడం ద్వారా చివరకు మనకు కావలసిన సాధన వస్తుంది తర్వాత లెక్చర్ లో మనం మరి కొన్ని ఉదాహరణలను సాధిద్దాం తద్వారా మీకు ఈ పద్ధతి పై మరింత అవగాహన వస్తుంది ధన్యవాదాలు